ఇప్పుడు మనము ఇది సర్క్యూట్ల విశ్లేషణలో ఉపయోగించే ఒక ముఖ్యమైన భావనను చర్చిద్దాము ఇది ఏమిటంటే లీనియారిటీ ఇప్పటివరకు మనము ప్రాథమిక మూలకాలను మాత్రమే చర్చించాము కాబట్టి మనము మూలకాల యొక్క లీనియారిటీని మాత్రమే చర్చిస్తాము తరువాత దానిని మొత్తం సర్క్యూట్లకు లీనియారిటీ ని విస్తరిస్తాము కాబట్టి మనం ఇప్పటివరకు చర్చించిన మూలకాలలో ఏ మూలకాలు లీనియర్ గా ఉన్నాయి మరియు ఎందుకు అనే ప్రశ్న వుంది ఇప్పుడు లీనియారిటీ అంటే ఏమిటి దీని అర్థం సరళంగా ఉండే ఒక మూలకం యొక్క లక్షణాలు సూపర్పొజిషన్కు కట్టుబడి ఉంటాయి దీని అర్థం ఏమిటి మనము V1 వోల్టేజ్ వలన కరెంట్ I1 మరియు V2 వోల్టేజ్ వలన కరెంట్ I2 ప్రవహిస్తుంది అని అనుకుందాము సూపర్పొజిషన్ నియమము ఏమి చెబుతుందంటే రెండు వోల్టేజ్ల సరళ కలయిక అయిన V1V2వోల్టేజ్ వర్తింపజేస్తే ఫలితంగా రెండు కరెంట్ ల సరళ కలయిక అయిన I1I2 కరెంట్ ప్రవహిస్తుంది కాబట్టి దీని అర్థం మనము V1 విలువను రెట్టింపు చేస్తే కరెంట్ కూడా రెట్టింపు అవుతుంది V1 ను విలువను అంతకుముందు ఉన్నదానిలో సగం చేస్తే కరెంట్ కూడా అసలు కరెంట్ లో సగం అవుతుంది ఇప్పుడు వాస్తవానికి నేను ఇక్కడ వోల్టేజ్లను మరియు కరెంట్లను తీసుకున్నాను అయితే ఇది వ్యవస్థలకు వర్తించే సాధారణ లక్షణము మనకు కొంత ఎక్సయిటేషన్ మరియు కొంత రెస్పాన్స్ ఉంటే రెస్పాన్స్ ఎక్సయిటేషన్ కి అనులోమానుపాతంలో ఉంటే అది లీనియర్గా ఉంటుంది లేదా ఇతర మాటలలో చెప్పాలంటే మొదటి ఎక్సయిటేషన్ మనకు మొదటి రెస్పాన్స్ ఇస్తుందిమరియు రెండవ ఎక్సయిటేషన్ రెండవ రెస్పాన్స్ ను ఇస్తుంది అప్పుడు ఈ రెండు ఎక్సయిటేషన్ ల సరళ కలయిక వలన గా రెండు రెస్పాన్స్ లు అదేవిధమయిన సరళ కలయిక ఫలితం రావాలి కాబట్టి ఇది స్పష్టంగా తెలియకపోతే మనము ఉదాహరణలను చర్చించిన వెంటనే స్పష్టమవుతుంది కాబట్టి వోల్టేజ్ V మరియు కరెంట్ I అనుపాత సంబంధంలో ఉండే రెసిస్టెన్స్ R ను తీసుకుందాం అనుపాత సంబంధం సరళమని వెంటనే తెలుస్తుంది మీలో సరళత గురించి తెలిసినవారికి ఏ సందర్భంలోనైనా దానిని ఉపయోగిస్తాము కాబట్టి దీని అర్ధం ఏమిటంటే కరెంట్ I1 వోల్టేజ్ V1 ఉన్నపుడు రెసిస్టెన్స్ ఓమ్స్ నియమాన్ని స్పష్టంగా పాటిస్తుంది మరియు V1 I1R కి సమానం మరియు కరెంట్ I2 వోల్టేజ్ V2 V 2 I2R అవుతుంది ఒకవేళ కరెంట్ విలువ I1I2అయితే వోల్టేజ్ విలువ I1I2R అవుతుంది ప్రాథమికంగా ఇది కరెంట్ మరియు నిరోధకత యొక్క లబ్దము దీనిని I1RI2R లేదా V1V2 అని వ్రాయవచ్చు అంటే కరెంట్ I1 వర్తింపచేయటం ద్వారా వోల్టేజ్ V1 లభిస్తుంది సర్క్యూట్ లోకరెంట్ I2 ద్వారా వోల్టేజ్ V2 లభిస్తుంది కాబట్టి మనము సరళ కలయిక కరెంట్ I1I2 ను వర్తింపజేస్తే మనకు అదే సరళ కలయిక ద్వారా వోల్టేజ్ V1V2 లభిస్తుంది కాబట్టి ఒక రెసిస్టెన్స్ చాలా సరళ మూలకం కాబట్టి పై విధంగా చూపించే అనుపాత సంబంధం ఉంటే అది ఒక సరళ మూలకం మరియు వీటిలో ముఖ్యమైన లక్షణం ఏమిటంటే కరెంట్ I0 అయితే వోల్టేజ్ కూడా V0 అవుతుంది ఎక్సయిటేషన్ సున్నా అయితే రెస్పాన్స్ కూడా సున్నా అవుతుంది ఇప్పుడు ఈ పరీక్షను ఇతర అంశాలపై ముఖ్యంగా వోల్టేజ్ మూలం మరియు కరెంట్ మూలం మీద ప్రయత్నిద్దాం ఎందుకంటే అవి గందరగోళంగా ఉంటాయి కొన్నిసార్లు మనము సరళతను నిర్వచించి అవి సరళతలో ఉన్నాయని చెప్పవచ్చు కాని అవి అలా కాదు కాబట్టి వోల్టేజ్ మూలాన్ని చూద్దాం వోల్టేజ్ మూలం దాని గుండా ప్రవహించే కరెంట్ I తో సంబంధం లేకుండా వోల్టేజ్ V ను నిర్వహిస్తుంది మరియు వోల్టేజ్ కరెంట్ మధ్య సంబంధం సరళ రేఖ ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి ఇది V0గా ఉంటుంది ఇప్పుడు సరళ మూలకం యొక్క లక్షణాలు సరళ రేఖను కలిగి ఉంటాయికాబట్టి కొన్నిసార్లు ఈ గందరగోళం తలెత్తుతుంది సూపర్పొజిషన్ను వర్తింపజేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం తనిఖీ చేయవచ్చు కాబట్టి కరెంట్ I యొక్క నిర్దిష్ట విలువ II అయినప్పుడు వోల్టేజ్ V విలువ V0 కి సమానం అవుతుంది ఎందుకంటే ఇది వోల్టేజ్ మూలం యొక్క లక్షణం ఇది ఎల్లప్పుడూ వోల్టేజ్ V0 ని నిర్వహిస్తుంది అదేవిధంగా కరెంట్ వేరే విలువ I2 అయితే వోల్టేజ్ ఇప్పటికీ V0 గా ఉంటుంది మరియు సరళ కలయిక I1I2 అయిన కరెంట్ ను వర్తింపజేస్తే వోల్టేజ్ ఇప్పటికీ V0 ఉంటుంది మరియు ఇది ఖచ్చితంగా సరళ కలయికకు సమానం కాదు ఇది V0V0 కాబట్టి ఇది సూపర్పొజిషన్ను పాటించదు అంటే అది లీనియర్ కాదు కాబట్టి సరళ రేఖ లక్షణాలతో గందరగోళంగా చెందకండి ఇది సూపర్పొజిషన్ను పాటించదు ఎందుకంటే ఇది సరళమైనది కాదు కరెంట్ మూలానికి మళ్ళీ అదే ఖచ్చితమైన వోల్ట్లు IV లక్షణాలు సరళ రేఖను కలిగి ఉంటాయి ఇది I0 సూపర్పొజిషన్ పాటించదని చాలా స్పష్టంగా ఉంది ఎందుకంటే మనం కొంత వోల్టేజ్ V1 ను వర్తింపజేస్తే కరెంట్ విలువ I0 లభిస్తుంది ఇప్పుడు V1 కు రెట్టింపు అయిన ఒక నిర్దిష్ట వోల్టేజ్ V2 ను వర్తింపచేసినా కూడా I0 కరెంట్ను పొందుతాము కానీ రెట్టింపు కరెంట్ ను మనము పొందము కాబట్టి స్పష్టంగా ఇది కూడా సరళమైనది కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ రెసిస్టెన్స్ ఒక సరళ మూలకం అని చెప్తారు మరియు ఇది సరైన సమాధానం అని చెప్పడం చాలా స్పష్టంగా ఉంది కానీ కొన్నిసార్లు కొంతమంది ప్రజలు ఆదర్శ వోల్టేజ్ మూలం లేదా ఆదర్శ కరెంట్ మూలం యొక్క లక్షణాలతో సరళరేఖ ని చూసి గందరగోళానికి గురవుతారు ఎందుకంటే అవి సూపర్ పొజిషన్ నియమాన్ని పాటించవు కాబట్టి సరళంగా ఉండవు కరెంట్ విలువ సున్నా కి సమానం అయినప్పుడు మాత్రమే సరళంగా ఉంటాయి ఈ సందర్భం ఆసక్తికరంగా ఉండదు కాబట్టి సున్నా విలువ ఉన్న కరెంట్ మూలం లేదా సున్నా విలువ ఉన్న వోల్టేజ్ మూలం ఉంటే తప్ప ఇది సరళంగా ఉండదు వీటిని సరళ మూలకాలు అని మనము పరిగణించము ఇప్పుడు ఒక రెసిస్టెన్స్ కరెంట్ మూలం మరియు వోల్టేజ్ మూలం యొక్క లక్షణాలన్నీ సరళ రేఖలుగా ఉంటాయి మరియు ఈ లక్షణాలను ఏది వేరుచేస్తుంది రెసిస్టెన్స్ గ్రాఫ్ యొక్క లక్షణం ఈ విధంగా ఉంటుంది ఈ వోల్టేజ్ మూలం y అక్షానికి సమాంతరంగా గ్రాఫ్ లక్షణాలను కలిగి ఉంటుంది కరెంట్ మూలం గ్రాఫ్ x అక్షానికి సమాంతరంగా లక్షణాలను కలిగి ఉంటుంది ఈ మూడు గ్రాఫ్ లక్షణాలు సరళరేఖ గా ఉంటాయి కానీ ఇది మాత్రమే సరళమైనది అని గ్రాఫ్ లక్షణము ద్వారా ఊహించగలము సరళ మూలకము అని చెప్పటానికి దాని గ్రాఫ్ కేవలము సరళ రేఖగా ఉంటే సరిపోదు అది సున్నా గుండా వెళుతున్న సరళ రేఖగా ఉండాలి అది వోల్టేజ్ మూలం విలువ సున్నాకి అయితే గ్రాఫ్ లక్షణము సున్నా గుండా వెళ్లే సరళరేఖ అవుతుందిమరియు కరెంట్ మూలం విలువ సున్నాకి అయితే గ్రాఫ్ లక్షణము సున్నా గుండా వెళ్లే సరళరేఖ అవుతుంది లేకపోతే అవి సరళంగా ఉండవు ఇప్పుడు మనము త్వరగా రెండు మూలకాలు అయిన ఇండక్టర్ మరియు కెపాసిటర్ గురించి చూద్దాము కెపాసిటర్ కరెంట్ విలువ ICdvdt మనకు సమయంతో మారుతూ ఉండే నిర్దిష్ట వోల్టేజ్ V1 కారణంగా ఒక నిర్దిష్ట కరెంట్ I1 ఉంటుంది మరియు మరొక వోల్టేజ్ V2 కారణంగా మరొక కరెంట్ I2ఉంటుంది ఇవన్నీ సమయం మీద ఆధారపడతాయి అయినప్పటికీ నేను వాటిని స్పష్టంగా చూపించడం లేదు ఇప్పుడు మనము వోల్టేజ్ల యొక్క సరళ కలయిక V1V2 వర్తింపజేస్తే సరళత కారణంగా వచ్చే కరెంట్ ICdv1dtCdv2dt ఈ కరెంట్II1I2 I1 మరియు I2 యొక్క సరళ కలయిక కాబట్టి కెపాసిటర్ సరళ మూలకం అదేవిధంగా ఇండక్టర్ ఇది సంబంధం V L dI dt కి కట్టుబడి ఉంటుంది ఇది కూడా సరళంగా ఉంటుంది నేను దానిని నిరూపించే అభ్యాసం మీకే వదిలివేస్తాను ఇది సంబంధం నుండి మళ్ళీ చాలా స్పష్టంగా ఉండాలి కాబట్టి ఈ రెండూ సరళ మూలకాలు మొత్తం సర్క్యూట్ యొక్క లీనియారిటీ ని మరియు వాటికి సూపర్పొసిషన్ ఎలా వర్తిస్తుంది అనే విషయాలను తరువాత చూస్తాము మరియు ఇది కేవలం లక్షణం కాదు ఇది సర్క్యూట్ల పరిష్కారాలను సరళీకృతం చేయగల విషయం